ఈ మాడ్యూల్లో మనం పరిశ్రమ 4 0 మరియు దాని యొక్క విభిన్న అంశాల గురించి మాట్లాడబోతున్నాము ఇండస్ట్రీ 4 0 లో మొదట చాలా ప్రజాదరణ పొందిన తరంగం ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ పరిశ్రమలలో జరుగుతోంది ప్రతి ఒక్కరూ తమను పరిశ్రమ 4 0 సమ్మతిగా మార్చాలనుకుంటున్నారు పరిశ్రమ 4 0 కొరకు పరిశ్రమలు తమను తాము అవసరాలకు అనుగుణంగా చేసుకోగలిగేలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి మరియు అర్థం చేసుకోవాలి ఉదాహరణకు ఇండస్ట్రీ 4 0 యొక్క చాలా ముఖ్యమైన అంశం ఆటోమేషన్ పూర్తి ఆటోమేషన్ ఆటోమేషన్ అంటే మరియు మానవ జోక్యం లేని పెద్ద ఎత్తున మానవ జోక్యం తగ్గుతుంది కాబట్టి మొత్తం ఉత్పత్తి శ్రేణి మొత్తం ఉత్పత్తి ప్రక్రియ ఉదాహరణకు ఎటువంటి మానవ జోక్యం లేకుండా అత్యంత స్వయంప్రతిపత్తి కలిగి ఉంటుంది కాబట్టి అది ఎలా సాధ్యమవుతుంది సెన్సార్లు యాక్యుయేటర్లు వాటి మధ్య కమ్యూనికేషన్ మనం ఇప్పటివరకు చూసిన ఈ సాంకేతిక పరిజ్ఞానాల సహాయంతో ఇది సాధ్యమవుతుంది కాబట్టి ఇవి పరిశ్రమ 4 0 యొక్క అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రారంభించబోతున్నాయి కాబట్టి మనకు సెన్సార్లు యాక్యుయేటర్లు కమ్యూనికేషన్ ఆటోమేషన్ ఇవన్నీ అవసరం అయితే ఇవి ఎలా చేయబోతున్నాయి ఈ ఐయోటి పరికరాల సహాయంతో మరియు సిపిఎస్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ మరియు ఈ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అని పిలవబడేవి ఈ ప్రత్యేక ఉపన్యాసంలో మనం నేర్చుకుంటున్నాము కాబట్టి ఇండస్ట్రీ 4 0 యొక్క సైబర్ ఫిజికల్ యొక్క విభిన్న ఎనేబుల్ భాగాలు ఉన్నాయని ఆలోచన సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ వాటిలో ఒకటి అదేవిధంగా ఇండస్ట్రీ 4 0 బేసిక్స్పై ఈ మాడ్యూల్ యొక్క తరువాతి కొద్ది ఉపన్యాసాలలో మనం వేరేవి చూడబోతున్నాం కాబట్టి సైబర్ భౌతిక వ్యవస్థ అంటే ఏమిటి మీరు సాహిత్యంలో కనుగొనగలిగే విభిన్న నిర్వచనాలు ఉన్నాయి మరియు ప్రజలు ఇప్పటికీ IoT అంటే ఏమిటి CPS అంటే ఏమిటి వాటి మధ్య తేడా ఏమిటి M2M అంటే ఏమిటి గందరగోళం కలిగి ఉన్నారు అంటే మనకు విభిన్న అనుబంధ సాంకేతిక పరిజ్ఞానాలు ఉన్నాయి ఇవి overlapping చెందుతాయి కానీ సైబర్ భౌతిక వ్యవస్థలు పరిధి చాలా స్పష్టంగా ఉంది కాబట్టి కాబట్టి పేరు సైబర్ ఫిజికల్ సూచించారు కాబట్టి ఇవి సైబర్ ప్రపంచం మరియు భౌతిక ప్రపంచం యొక్క బలమైన భాగం ఉన్న వ్యవస్థలు భౌతిక ప్రపంచంలో కాబట్టి ఈ వ్యవస్థలు క్లిష్టమైన మౌలిక సదుపాయాల పునాదిని అందిస్తాయి కాబట్టి ఇవి విభిన్న మౌలిక సదుపాయాలు ప్రభుత్వ ప్రైవేటు పరిశ్రమ మౌలిక సదుపాయాలు మాత్రమే ఉన్న ఈ ప్రజా మౌలిక సదుపాయాలన్నీ అక్కడ ఉన్న క్లిష్టమైన మౌళిక సదుపాయాల నిర్మాణము తరువాతి తరం ఇంటర్నెట్ ఇండస్ట్రీ 4 0 లో ఈ సైబర్ భౌతిక వ్యవస్థలను ప్రవేశిస్తాము ఇక్కడ తెలివిగా సేవలను అందించే స్మార్ట్ సిస్టమ్స్ ఉంటాయి కాబట్టి ప్రతి విషయంలో స్మార్ట్నెస్ స్వయంప్రతిపత్తి యొక్క నిర్వచనాన్ని పూర్తి చేస్తుంది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే సైబర్ భౌతిక వ్యవస్థ అంటే ఏమిటి కానీ దీనికి ముందు మనం ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏమిటో నిజంగా అర్థం చేసుకోవాలి సైబర్ భౌతిక వ్యవస్థలు పొందుపరిచిన వ్యవస్థలు కాబట్టి ఇవి ప్రాథమికంగా సైబర్ భౌతిక వ్యవస్థలు మీరు సంభావితంగా సైబర్ భౌతిక వ్యవస్థగా సంభావితంగా embedded system మరియు భౌతిక వ్యవస్థతో కలిసి మీరు పొందగలిగేది సైబర్ భౌతిక వ్యవస్థ కాబట్టి ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏమిటి మీకు కొన్ని రకాల హార్డ్వేర్లపై పనిచేసే సాఫ్ట్వేర్ ఉంది సాఫ్ట్వేర్ హార్డ్వేర్లో పొందుపరచబడింది ఎంబెడెడ్ సిస్టమ్స్ కార్లలో చాలా ఉన్నాయి అంటే వాహనాలు ఇవి విమానాలలో పొందుపరచబడిన వ్యవస్థలు ప్రతిచోటా కనిపిస్తాయి ఈ రోజుల్లో ఎంబెడెడ్ సిస్టమ్స్ వ్యవస్థలను తెలివిగా చేయడానికి సాంకేతికతలను ఎనేబుల్ చేస్తున్నాయి మరియు అందుకే ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ బాగా ప్రాచుర్యం పొందాయి కాబట్టి ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఎక్కడ ఉపయోగించబడుతున్నా అవి గణన కమ్యూనికేషన్ మరియు నియంత్రణ గణన కమ్యూనికేట్ మరియు నియంత్రణ సామర్థ్యాలను కలిగి ఉంటాయి కాబట్టి వివిధ సెన్సార్లు మరియు యాక్యుయేటర్ల ద్వారా భౌతిక ప్రపంచంతో పరస్పర చర్య ఉన్నచోట ఉదాహరణలు వైద్య పరికరాలు అనేక వైద్య పరికరాలు పొందుపరచబడి ఉంటాయి వాటిలో embedded systems పొందుపరిచారు రవాణా వాహనాలు రక్షణ వ్యవస్థలు వాటిలో embedded systems పొందుపరిచారు ఉదాహరణకు రాడార్ మరియు ఇతర వ్యవస్థలు వీటిని విమానాలు మొదలైనవి కూడా ఉపయోగిస్తారు అవి అన్ని వేర్వేరు ఎంబెడెడ్ వ్యవస్థలను కలిగి ఉన్నాయి రోబోటిక్ పరికరాలు అదేవిధంగా ప్రాసెస్ మానిటరింగ్ మరియు ఫ్యాక్టరీ ఆటోమేషన్ సిస్టమ్స్ వాటిలో embedded systems పొందుపరిచారు కాబట్టి ఇది సైబర్ భౌతిక వ్యవస్థ కాబట్టి ఇప్పుడు మనం ముందుకు సాగి ఎంబెడెడ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం కాబట్టి ఎంబెడెడ్ సిస్టమ్కు గణన ఉన్నాయి కాబట్టి ఇది ప్రాథమికంగా సైబర్ స్థలం ఇది భౌతిక స్థలం మరియు వాటి మధ్య పరస్పర చర్య సైబర్ భౌతిక వ్యవస్థగా మారుతుంది కాబట్టి ఈ భౌతిక స్థలం ఏమిటి కాబట్టి భౌతిక స్థలం అంటే మనం సాధారణంగా ఇళ్ళు కర్మాగారాలు ఆటోమొబైల్స్ భవనాలు వంటి మానవుల విభిన్న వాస్తవ వస్తువుల వంటి గురించి మాట్లాడుతున్నాము మరియు వేర్వేరు వస్తువులు ఈ కమ్యూనికేషన్ వస్తువులు ఉదాహరణకు ఇతర గృహ వస్తువులు సెల్ ఫోన్ కెమెరాలు వాషింగ్ మెషీన్లు రిఫ్రిజిరేటర్లు లేదా పరిశ్రమలలో ఉన్న వస్తువులు వంటి వి కూడా ఇవన్నీ వేర్వేరు వస్తువులు ఇవి భౌతిక ప్రదేశంలో పనిచేసే విభిన్న వస్తువులు కాబట్టి ఈ వస్తువులు ప్రాథమికంగా కొన్ని డేటాను గ్రహిస్తాయి అవి పనిచేస్తున్న ప్రదేశంలో వేర్వేరు సమాచారాన్ని అవి గ్రహిస్తాయి మరియు ఇక్కడ చూపిన వాటి వంటి కొన్ని కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగిస్తాయి ఈ డేటా మరింత పంపబడుతుంది కాబట్టి ఈ సెన్సింగ్ పూర్తయిన తర్వాత ఈ sensed డేటా మరింత ప్రాసెసింగ్ కోసం పంపబడుతుంది కాబట్టి ఈ ప్రాసెసింగ్ వేర్వేరు సర్వర్లు సర్వర్ సంస్థలు క్లౌడ్ లేదా ఏమైనా ఉపయోగించి చేయబడుతుంది కాబట్టి అది సైబర్స్పేస్ అవుతుంది కాబట్టి ఈ ప్రాసెసింగ్ సైబర్స్పేస్లో చేయబడుతుంది మరియు ఈ ప్రాసెసింగ్ ఫలితాల ఆధారంగా ఆ ఫలితాలు వేర్వేరు పరికరాలను అమలు చేయడానికి భౌతిక స్థలానికి తిరిగి పంపబడతాయి కాబట్టి ఈ పరికరాలు ఇవి కావచ్చు వాషింగ్ మెషీన్ను ప్రారంభించడం రిఫ్రిజిరేటర్ ప్రారంభించడం గదిలో ఎయిర్ కండీషనర్లో ఎయిర్ కండిషనింగ్ ప్రారంభించడం కాబట్టి గదిలో ఉష్ణోగ్రత తగ్గిందని గ్రహించామని మనం ఉహించుకుందాం కాబట్టి ఇక్కడ ఉన్న సర్వర్లలో వాటి విశ్లేషణ ఆధారంగా ఆ సైబర్ ప్రదేశాలలో ఇప్పటికే ముందే ప్రోగ్రామ్ చేయబడిన కొన్ని నియమాల ఆధారంగా ఉండవచ్చు కాబట్టి చివరకు దాని ఆధారంగా యాక్చుయేషన్ జరగబోతోంది మరియు భౌతిక పరికరం ఏదో ఒక పరికరాన్ని ప్రారంభించడం లేదా కొన్ని మోటారు లేదా అలాంటిదే ఏదైనా ఆపరేట్ చేయాలనే ఉద్దేశ్యంతో పనిచేస్తుంది కాబట్టి ఇవి నేను మీకు ఇచ్చిన కొన్ని ఉదాహరణలు ఇది మరింత సాధారణీకరించబడుతుంది మరియు సాధారణంగా సైబర్ భౌతిక వ్యవస్థ ఎలా పని చేస్తుందో అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించవచ్చు కాబట్టి నేను ఇంకేముందు వెళ్ళేముందు ఈ సైబర్ భౌతిక వ్యవస్థ సిపిఎస్ ఎలా పని చేయబోతుందనే దాని గురించి కొంచెం లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం CPS ఎలా పని చేస్తుంది కాబట్టి మీరు సైబర్ భౌతిక వ్యవస్థల గురించి మాట్లాడుతుంటే నేను మీకు చెప్పినట్లు మనకు సైబర్ ప్రపంచం సైబర్ ప్రపంచం మరియు భౌతిక స్థలం ఉన్నాయి కాబట్టి ఏమి జరగబోతోంది ఈ భౌతిక స్థలం పరికరం యొక్క భౌతిక స్థితి మార్చబడుతుంది పరికరానికి పరికరానికి మధ్య పరస్పర చర్య కానీ ఇది మానవులకు పరికరం మధ్య కావచ్చు లేదా అది మానవునికి మానవునికి కూడా కావచ్చు కాబట్టి అన్ని రకాల పరస్పర చర్యలు జరగబోతున్నాయి అయితే ఇది ప్రాథమికంగా ఈ లూప్ గురించి మనం మాట్లాడుతున్న రకమైన లూప్ అమలులోకి రాబోతోంది కాబట్టి మనకు తప్పనిసరిగా ఒక రకమైన లూప్ సెన్సార్ మధ్య ఒక రకమైన లూప్ ఉంటుంది మనకు సెన్సింగ్ ఉంది దాన్ని సెన్సింగ్ అని పిలవనివ్వండి కాబట్టి మనకు సెన్సింగ్ ఆపై గణన ఆపై నియంత్రణ మధ్య లూప్ ఉంది కాబట్టి సైబర్ భౌతిక వ్యవస్థలలో ఈ రకమైన లూప్ ఉనికిలో ఉంది కాబట్టి వెనక్కి వెళితే ఈ సైబర్ భౌతిక వ్యవస్థల గురించి ప్రత్యేకమైనది మరియు అవి సాధారణంగా పొందుపరిచిన వ్యవస్థల నుండి ఎలా భిన్నంగా ఉంటాయో అర్థం చేసుకోవాలి కాబట్టి మేము ఎంబెడెడ్ సిస్టమ్స్లో పరికరాల గురించి మాత్రమే మాట్లాడుతున్నాము కొంత సమాచారాన్ని ప్రాసెస్ చేసే పరికరాల గురించి మరియు ఈ సమాచారం ప్రాథమికంగా ఈ పరికరాల్లో పొందుపరచబడి ఉంటుంది అవి ఈ పరికరాల్లో నిల్వ చేయబడతాయి మరియు మొదలైనవి మరోవైపు సైబర్ భౌతిక వ్యవస్థలు ఇవి పూర్తి వ్యవస్థలు ఇక్కడ భౌతిక భాగాలు మరియు సాఫ్ట్వేర్ లేదా సైబర్ ప్రపంచం మధ్య పరస్పర చర్య ఉంటుంది సైబర్ భౌతిక వ్యవస్థలు మరియు ఎంబెడెడ్ సిస్టమ్ల మధ్య తదుపరి వ్యత్యాసం ఎంబెడెడ్ సిస్టమ్లో ఉంది సాధారణంగా మీరు ఒకే పరికరం గురించి మాట్లాడుతున్నారు మరియు ఈ ఎంబెడెడ్ సిస్టమ్ ప్రాథమికంగా ఈ ప్రత్యేకమైన ఒకే పరికరానికి పరిమితం చేయబడింది మరోవైపు సైబర్ భౌతిక వ్యవస్థలో మేము అటువంటి రకమైన ఎంబెడెడ్ సిస్టమ్స్ యొక్క నెట్వర్క్ సెట్ గురించి మాట్లాడుతున్నాము కాబట్టి వివిధ ఎంబెడెడ్ సిస్టమ్స్ యొక్క నెట్వర్కింగ్ సాధారణంగా సైబర్ భౌతిక వ్యవస్థలో ఉంటుంది ఎంబెడెడ్ సిస్టమ్స్ పరిమిత సంఖ్యలో పనులు చేయడానికి పరిమిత వనరులను కలిగి ఉంటాయి మరోవైపు సైబర్ భౌతిక వ్యవస్థ వనరులతో పరిమితం కాబట్టి సైబర్ భౌతిక వ్యవస్థలు మరియు ఎంబెడెడ్ సిస్టమ్లో మధ్య తేడాలు ఇవి ప్రాధమిక తేడాలు కాబట్టి సైబర్ భౌతిక వ్యవస్థల యొక్క కొన్ని లక్షణాలు ఇక్కడ ఉన్నాయి రియాక్టివ్ గణన చాలా ముఖ్యం మరియు ఈ ఫీడ్బ్యాక్ లూప్ కంట్రోల్ లూప్ మరియు మొదలైన వాటి గురించి నేను మీకు వివరించినప్పుడు మనం చూశాము కాబట్టి రియాక్టివ్ కంప్యూటేషన్ అంటే నిరంతర పద్ధతిలో పర్యావరణంతో వ్యవస్థ యొక్క పరస్పర చర్య కాబట్టి ప్రాథమికంగా ఈ ప్రక్రియలో గమనించిన ఇన్పుట్లు మరియు అవుట్పుట్ల క్రమం ఉంది మరియు ఈ వ్యవస్థలు తగిన విధంగా వ్యవహరించాలి సమ్మతి ఉండవచ్చు సైబర్ భౌతిక వ్యవస్థల యొక్క కొన్ని ఇతర లక్షణాలు నేను ఇప్పటికే మాట్లాడిన ఫీడ్బ్యాక్ కంట్రోల్ లూప్ ఉంది మరియు ప్రాథమికంగా ఈ వ్యవస్థలు వాటిలో ఒక రకమైన నియంత్రణ వ్యవస్థను కలిగి ఉంటాయి వాటిలో కొన్ని ఫీడ్బ్యాక్ లూప్తో ఒక రకమైన నియంత్రణ మూలకం ఉంటుంది కాబట్టి ప్రాథమికంగా సెన్సార్లు పర్యావరణాన్ని గ్రహిస్తాయి మరియు ఈ యాక్యుయేటర్లు ప్రాథమికంగా దాన్ని ప్రభావితం చేస్తాయి మరియు హైబ్రిడ్ నియంత్రణ వ్యవస్థ ఉంది ఇవి సంక్లిష్టమైన పనుల కోసం ప్రాథమికంగా హైబ్రిడ్ నియంత్రణ వ్యవస్థలు బాగా అర్థం చేసుకోబడింది మరియు భద్రతా క్లిష్టమైన అనువర్తనాలకు మద్దతు ఇవ్వడం సైబర్ భౌతిక వ్యవస్థలకు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది సైబర్ భౌతిక వ్యవస్థల ఉదాహరణకు వివిధ వైద్య పరికరాలు మరియు వ్యవస్థల ద్వారా చాలా ఖచ్చితంగా కొలవాలి కాబట్టి స్పష్టంగా మీరు కొంచెం లోతుగా ఆలోచిస్తే మీరు అర్థం చేసుకోగలుగుతారు సైబర్ భౌతిక వ్యవస్థలు ఆరోగ్య సంరక్షణ కోసం చాలా attractiveగా ఉంటాయని మీరు గ్రహించగలరు ఉదాహరణకు రోబోటిక్ సర్జరీ లేదా ఇమేజ్ గైడెడ్ సర్జరీ వాడకం గురించి మీరు విన్నారా ఇవి సైబర్ భౌతిక వ్యవస్థలకు ఉదాహరణలు మరియు వాటిని సాధారణంగా శస్త్రచికిత్స లేదా ఆరోగ్య సంరక్షణలో ఉపయోగిస్తారు అప్పుడు మనం ద్రవ ప్రవాహం మార్పిడి కలిగి ఉండవచ్చు లేదా ఒకరకమైన రక్త మార్పిడి జరుగుతోంది కాబట్టి సైబర్ భౌతిక వ్యవస్థలు పనులను ఖచ్చితంగా నిర్వహించడానికి ఉపయోగపడతాయి ఈ వ్యవస్థ చాలావరకు మానవ శరీరం అయితేఖచ్చితత్వాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది ఒక మానవుడు ప్రదర్శిస్తుంటే వారు దానిని అంత ఖచ్చితంగా చేయలేరు కాబట్టి సైబర్ భౌతిక వ్యవస్థలు అవసరం కాబట్టి రోబోటిక్ సర్జరీ రోబోటిక్ సర్జరీ లేదా ఇమేజ్ గైడెడ్ సర్జరీని ఉపయోగించి పొందగలిగే శస్త్రచికిత్సలో ఖచ్చితత్వం అవసరం ఖచ్చితత్వం కారణంగా రోబోటిక్ సర్జరీ చాలా ప్రాచుర్యం పొందిందని మీరు ఇప్పటికే తెలియాలి కాబట్టి వైద్యులు ఈ శస్త్రచికిత్సను చాలా ఖచ్చితంగా చేయవచ్చు కాబట్టి ఆరోగ్య సంరక్షణలో ఈ రకమైన సైబర్ భౌతిక వ్యవస్థలు ఉపయోగపడతాయి కాబట్టి ఎక్సోస్కెలిటన్లు ఆర్థోటిక్స్ ఎంటర్టైన్మెంట్ రోబోటిక్స్ చికిత్సా రోబోటిక్స్ బ్రెయిన్ మెషిన్ ఇంటర్ఫేస్లు ప్రోస్తేటిక్స్ మరియు ఇతర రకాల ఇంజనీరింగ్ వ్యవస్థల గురించి ఇప్పుడు మాట్లాడుదాం కాబట్టి ఇవి సైబర్ భౌతిక వ్యవస్థల యొక్క ఇతర రకాల ఉదాహరణలు మరియు ఆరోగ్య సంరక్షణలో వాటి ఉపయోగం వంటివి మరియు ఇవి జ్ఞానం మరియు న్యూరోసైన్స్ మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి సైబర్ భౌతిక వ్యవస్థల యొక్క తదుపరి అప్లికేషన్ డొమైన్ మరియు వాటి ఉపయోగం సాధారణ విమానాలలో రవాణా కార్ల వాహనాలు వీరంతా సైబర్ భౌతిక వ్యవస్థలను ఉపయోగిస్తారు కాబట్టి ట్రాఫిక్ సిగ్నల్స్ కెమెరాలు మొదలైనవి మరియు ట్రాఫిక్ నియంత్రణ వాహనాల మౌలిక సదుపాయాలు సమన్వయ రవాణా రవాణా సిగ్నల్ ప్రాధాన్యత కోసం సిపిఎస్ క్యూ హెచ్చరిక ప్రాధాన్యత ఆధారిత క్యూయింగ్ ప్రాధాన్యత ఆధారిత వ్యవస్థ ఇంటిగ్రేషన్ మరియు మొదలైనవి కాబట్టి రవాణాలో ఈ విషయాలన్నీ సైబర్ భౌతిక వ్యవస్థల సహాయంతో పరిష్కరించబడతాయి వాహన ఆధారిత రవాణా సైబర్ భౌతిక వ్యవస్థలు ఇక్కడ భద్రత కోసం సామీప్యాన్ని గుర్తించడం కాబట్టి మీరు తప్పనిసరిగా boarded vehicles కలిగి ఉండాలి అక్కడ వాహనం వాహనానికి చాలా దగ్గరగా ఉంటే ముందు మరొక వాహనం లేదా వెనుక నుండి మరొక వాహనం ఉంటే ఆ నిర్దిష్ట వాహనానికి దగ్గరగా ఉంటే వాహనం మిమ్మల్ని హెచ్చరిస్తుంది కాబట్టి ఈ విషయాలన్నీ వాహనాలపై రహదారిపై పనిచేసే సైబర్ భౌతిక వ్యవస్థలకు ఉదాహరణలు అదేవిధంగా ఇతర అప్లికేషన్ డొమైన్ శక్తి రంగంలో స్మార్ట్ గ్రిడ్లో ఉంటుంది స్మార్ట్ మీటర్లు సైబర్ భౌతిక వ్యవస్థలకు ఉదాహరణలు పంపిణీ తరం ఇంటెలిజెంట్ సబ్స్టేషన్లతో ఆటోమేటెడ్ డిస్ట్రిబ్యూషన్ స్మార్ట్ గ్రిడ్ యొక్క విస్తృత ప్రాంత నియంత్రణతో స్మార్ట్ మీటర్లు డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ చేయవచ్చు కాబట్టి ఈ విషయాలన్నీ స్మార్ట్ మీటర్ల సహాయంతో చేయవచ్చు మరియు స్మార్ట్ మీటర్లు సైబర్ భౌతిక వ్యవస్థలకు మరియు ఇంధన రంగంలో వాటి ఉపయోగం మంచి ఉదాహరణలు స్మార్ట్ గ్రిడ్ స్మార్ట్ మీటర్లలో సైబర్ భౌతిక వ్యవస్థలు ఒకటి కానీ పిఎంయుల ఫాజర్ మెజర్మెంట్ యూనిట్లు సైబర్ భౌతిక వ్యవస్థలకు ఉదాహరణలు పరిశ్రమలో సాధారణంగా తయారీ పరిశ్రమలు సైబర్ భౌతిక వ్యవస్థలను ఉపయోగిస్తాయి వీటిలో కొన్నింటి గురించి మేము మాట్లాడిన ఈ విభిన్న యంత్రాలన్నీ రోబోట్ సహాయక యంత్రాలు కావచ్చు వీటిలో కొన్ని సాధారణ యంత్రాలు కావచ్చు కాబట్టి ఒక వర్క్షాప్లో లాత్ మెషీన్ వర్క్షాప్లో మిల్లింగ్ మెషిన్ వర్క్షాప్లో వెల్డింగ్ మెషిన్ వంటివి చెప్పవచ్చు కాబట్టి ఇవన్నీ వేర్వేరు భాగాలను కలిగి ఉంటాయి వీటిని తయారీ తెలివిగా తయారుచేయడం విభిన్న సెన్సార్లు మరియు యాక్యుయేటర్లు మరియు ఇతర ప్రాసెసింగ్లను ఉపయోగించి ఉత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడం వీటిని తెలివిగా తయారు చేయవచ్చు మరియు ఇవి సైబర్ భౌతిక వ్యవస్థలకు పరిశ్రమలో తయారీ పరిశ్రమలో ఉదాహరణలు కాబట్టి ఈ తెలివిగల సైబర్ భౌతిక ఉత్పాదక వ్యవస్థలు స్మార్ట్ కంట్రోల్ ఆప్టిమల్ రిసోర్స్ వినియోగం స్మార్ట్ డయాగ్నస్టిక్స్ మరియు నిర్వహణ భద్రత పారిశ్రామిక వాతావరణం యొక్క భద్రత ఈ యంత్రాల భద్రత ఈ యంత్రాల ఆరోగ్యాన్ని స్మార్ట్ పర్యవేక్షణ వంటి వివిధ పనులను చేయగలవు కాబట్టి సైబర్ ఫిజికల్ గా తయారు చేయబడిన సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ లేదా మెషీన్లను ఉపయోగించి ఈ విషయాలన్నీ చేయవచ్చు So these would be examples of cyber physical systems for use in the manufacturing industry కాబట్టి ఇవి తయారీపరిశ్రమలో ఉపయోగం కోసం సైబర్ భౌతిక వ్యవస్థలకు ఉదాహరణలు ప్రాథమికంగా మేము ఇండస్ట్రీ 4 0 గురించి మాట్లాడుతున్నాము మరియు ప్రారంభంలో సైబర్ భౌతిక వ్యవస్థలు ఉత్పాదక పరిశ్రమలో మరియు పరిశ్రమ 4 0 లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగడానికి సాధారణoగ ఇతర పరిశ్రమలలో ఉపయోగం కోసం చాలా ఆకర్షణీయంగా ఉన్నాయని నేను చూశాను కాబట్టి ఇండస్ట్రీ 4 0 పరంగా 5 సి ఆర్కిటెక్చర్ లక్ష్యాలు ఉన్నాయి వీటిని సైబర్ ఫిజికల్ సిస్టమ్ సహాయంతో సాధించవచ్చు కనెక్టివిటీ మార్పిడి సైబర్ కాగ్నిషన్ మరియు కాన్ఫిగరేషన్ ఇవి 5 సి నిర్మాణ అంశాలు కాబట్టి కనెక్షన్ మనం స్మార్ట్ కనెక్షన్ల గురించి మాట్లాడుతున్నాము పరిశ్రమలో ఈ విభిన్న IoT పరికరాలు IIoT పరికరాల నుండి ఖచ్చితమైన డేటా పొందబడిందని నిర్ధారించడానికి ఏమి చేయాలి ఇవి ఈ పరికరాల నుండి పొందబడతాయి కాబట్టి ఇక్కడ రెండు కారకాలు మరియు టెథర్ ఫ్రీ డేటాను పొందడం మరియు సరైన స్పెసిఫికేషన్లతో సెన్సార్ల ఎంపికను పరిగణించాలి మనం మాట్లాడుతున్న మార్పిడి ద్వారా మెషిన్ డేటాను కొంత సమాచారానికి మార్చినప్పుడు అది అర్థవంతంగా మరియు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి డేటా ఎనాలిసిస్ టూల్స్ మరియు మెథడాలజీలను వేర్వేరు భాగాల యొక్క ప్రోగ్నోస్టిక్స్ మరియు ఆరోగ్య పర్యవేక్షణ యంత్రాల యొక్క వివిధ భాగాలు మరియు బహుళ డైమెన్షనల్ డేటా సేకరణ మరియు డేటా సహసంబంధ విశ్లేషణ కలిగి ఉంటాయి ఇప్పుడు సైబర్ భాగం వస్తుంది మరియు ఇది చాలా స్పష్టంగా ఉంటుంది మేము ఒక రకమైన హబ్లో స్వీకరించబడిన డేటా యొక్క విశ్లేషణ గురించి మాట్లాడుతున్నాము ఇది వివిధ హై ఎండ్ వర్క్స్టేషన్లు సర్వర్లు క్లౌడ్ లేదా ఏమైనా ఉండవచ్చు కాబట్టి అది మనం మాట్లాడుతున్న సర్వర్ భాగం కాబట్టి పొందిన ఈ డేటాను డేటాను విశ్లేషించడానికి డేటాను మైనింగ్ చేయడానికి డేటాను నిల్వ చేయడానికి మరియు దాని డేటాపై లేదా డేటాను ఉపయోగించటానికి కొన్ని అల్గోరిథంల ఆధారంగా ఉపయోగించవచ్చు తరువాత ఏమి జరగబోతోందో ఇతరులకు తెలుసుకోవడం లేదా అదే సమయంలో కొన్ని ఉపయోగకరమైన సమాచారాన్ని పొందడం చేయవచ్చు కాబట్టి ఇది ప్రాథమికంగా దానిలోని సైబర్ భాగం ద్వారా జరుగుతుంది కాబట్టి ఇది IIoT ఫర్ లేదా ఇండస్ట్రీ 4 0 కొరకు CPS యొక్క నిర్మాణంలో 5C ల యొక్క సి జ్ఞానం ప్రాధాన్యత కోసం నిర్ణయం తీసుకోవడం ప్రక్రియల ఆప్టిమైజేషన్ మరియు మొదలైన వాటి గురించి మాట్లాడుతున్నాము కాబట్టి ఇవన్నీ సిపిఎస్ వ్యవస్థలలో చిత్రంలోకి వచ్చే cognition యొక్క విభిన్న అంశాలు యంత్రాలు స్వయంగా తీసుకోవలసిన చర్యలను నిర్ణయించడానికి పర్యవేక్షక నియంత్రణ ఉంటాయి కాబట్టి సైబర్ భౌతిక వ్యవస్థ అభివృద్ధికి వివిధ సవాళ్లు ఉన్నాయి భద్రతకు సంబంధించి సవాళ్లు గణన సవాళ్లకు సంబంధించి సవాళ్లు రియల్ టైమ్ ఎంబెడెడ్ సిస్టమ్ అబ్స్ట్రాక్షన్స్ సెన్సింగ్ మరియు మొబిలిటీ సవాళ్లు ఆర్కిటెక్చర్ మరియు మోడలింగ్ ధృవీకరణ ధ్రువీకరణ మరియు ధృవీకరణ మరియు ఈ వ్యవస్థల విద్య మరియు శిక్షణతో సహా ఉన్నాయి ఇండస్ట్రీ 4 0 కోసం ఫిర్యాదుల సమ్మతి వైపు పరిశ్రమలలో సిపిఎస్ నియోగించడానికి ఇవన్నీ సవాళ్లు తరువాతి తరం సెన్సార్ల గురించి మనం చర్చించబోతున్నాం అవి ఉపయోగించబోతున్నాయి కూడా కాబట్టి వీటికి ముందు పరిచయ మాడ్యూల్లో మేము మాట్లాడిన ఈ సెన్సార్లన్నీ సాధారణ సెన్సార్లు ఈ సెన్సార్లు గ్రహించగలవు మరియు తరువాత గ్రహించిన డేటాను ముందుకు పంపగలవు కాబట్టి వీటిని స్మార్ట్ సెన్సార్ల వలె ఆలోచించవచ్చు కాని తరువాత ప్రపంచ తరువాతి తరం సెన్సార్ల కోసం పరిశ్రమల అకాడెమిక్ ల్యాబ్ ఉన్నాయి సెన్సార్లను తెలివిగా మార్చడానికి వారు కృషి చేస్తున్నారు కాబట్టి ఈ సెన్సార్లు స్మార్ట్ సెన్సార్లు గ్రహించి పంపించడమే కాదు ఇవి తెలివిగా తయారవుతాయి ఎందుకంటే సెన్సార్ల వద్ద కొన్ని పనులు చేయడానికి కొన్ని చిన్న అల్గోరిథంలు తేలికపాటి అల్గోరిథంలు ఈ సెన్సార్లలో అమలు చేయబడతాయి కాబట్టి ఇవి పరిశ్రమ 4 0 సందర్భంలో ఇది చాలా ముఖ్యం కాబట్టి ఇక్కడ ప్రాథమికంగా మీరు ప్రాసెసర్ మరియు కమ్యూనికేషన్ మాడ్యూల్తో సెన్సార్లు మరియు యాక్యుయేటర్ల ఏకీకరణ గురించి మాట్లాడుతున్నారు ఇది ప్రాథమికంగా ఈ సాంప్రదాయ సెన్సార్లు అవి ఎలా కనిపిస్తాయి గురించి కాబట్టి సెన్సార్ కాంపోనెంట్ ఐచ్ఛికంగా ఒక యాక్చుయేటెడ్ కాంపోనెంట్ మరియు కొన్ని ప్రాసెసింగ్ కోసం ఒక ప్రాసెసర్ ఉంటుంది ఈ డేటా సెన్సార్ చేయబడిన డేటా మరియు ఈ విభిన్న సెన్సార్లను ప్రాసెసింగ్ కోసం సెంట్రల్ హబ్తో లేదా సెన్సార్లను కనెక్ట్ చేయడానికి కొన్ని కమ్యూనికేషన్ మాడ్యూల్ అయినా కాబట్టి ఇవి సాధారణ స్మార్ట్ సెన్సార్లు ఈ సెన్సార్లు స్వీయ కాలిబ్రేషన్ కమ్యూనికేషన్ కంప్యూటేషన్ మల్టీ సెన్సింగ్ ఖర్చు మెరుగుదల వంటి కొన్ని కార్యాచరణలను కూడా చేయవలసి ఉంటుంది కాబట్టి ఇవి స్మార్ట్ సెన్సార్ల యొక్క కొన్ని విభిన్న లక్షణాలు కానీ ఈ స్మార్ట్ సెన్సార్లకు తీవ్రమైన పరిమితులు ఉన్నాయి వారు ముందే నిర్వచించిన ఎంబెడెడ్ ఫంక్షన్లను కలిగి ఉన్నాయి ఇవి కొన్ని అనుకూలీకరించిన దృశ్యాలకు పరిశ్రమ దృశ్యాలలో ఉపయోగించడం కష్టతరం చేస్తుంది ఇరుకైన అప్లికేషన్ స్పెక్ట్రం సెన్సార్లను ఉపయోగించడం రెండవ పరిమితి సెన్సార్ డేటా అగ్రిగేషన్ సాధ్యం కాదు లేదా పరిమితం కాదు మరియు ఈ స్మార్ట్ సెన్సార్లకు సెన్సార్ క్రమాంకనం కోసం బాహ్య ప్రాసెసర్ అవసరం మరియు అవి చాలా ప్రాథమిక తేలికపాటి కమ్యూనికేషన్ ప్రోటోకాల్లకు మద్దతు ఇస్తాయి కాబట్టి స్మార్ట్ సెన్సార్ల యొక్క ఈ విభిన్న పరిమితులన్నింటినీ అధిగమించడానికి తరువాతి తరం ఇంటెలిజెంట్ సెన్సార్లు ప్రతిపాదించబడ్డాయి అవి పనిలో ఉన్నాయి మరియు ఇవి ఈ తెలివైన సెన్సార్ల యొక్క విభిన్న లక్షణాలు కాబట్టి ఈ ఇంటెలిజెంట్ సెన్సార్లు డేటాను ప్రాసెస్ చేయగలవు మరియు ముందే నిర్వచించిన విధులను డేటాను ప్రాసెస్ చేయడం ద్వారా చేయగలవు కాబట్టి అవి అలా చేయలేకపోయిన స్మార్ట్ సెన్సార్ల మాదిరిగా కాకుండా ఎంబెడెడ్ అల్గారిథమ్లను అనుకూలీకరించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ఇవి బాహ్య సెన్సార్లు మరియు పరికరాలను నిర్వహించడానికి మరియు నియంత్రించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి మరియు అవి సెన్సార్ మైక్రోకంట్రోలర్ యూనిట్ ఫ్లాష్ ర్యామ్ ROM తో కూడిన మెమరీ యూనిట్ మరియు విభిన్న సెన్సార్ అనువర్తనాలను అమలు చేసే వేదికను కలిగి ఉంటాయి కాబట్టి ఈ ఇంటెలిజెంట్ సెన్సార్ల యొక్క విభిన్న ప్రయోజనాలు స్పష్టంగా ఉన్నాయి తగ్గిన డేటా కమ్యూనికేషన్ తగ్గిన విద్యుత్ వినియోగం తక్కువ సాఫ్ట్వేర్ అభివృద్ధి సమయం సెన్సార్ల మెరుగైన అనుకూలత ఈ ఇంటెలిజెంట్ సెన్సార్ల యొక్క విభిన్న ప్రయోజనాలు ఇవి మరియు అందువల్ల అవి ప్రాచుర్యం పొందాయి కాబట్టి స్మార్ట్ సెన్సార్ లాగా స్మార్ట్ సెన్సార్ ఎలా ఉంటుంది అనేది దీనికి ఉదాహరణ కాబట్టి మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా ఒక డిజిటల్ ఇంటర్ఫేస్ ఉంది మరియు ఎంబెడెడ్ వివిధ ఎంబెడెడ్ ఫీచర్స్ సిగ్నల్ కండిషనింగ్ సర్క్యూట్ ఉన్నాయి అప్పుడు మీకు ADC అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ మరియు సెన్సార్లు లేదా MEM లు ఉన్నాయి ఇవి వాస్తవానికి పదార్థం లేదా ఏమైనా గ్రహించగలవు కాబట్టి మరోవైపు ఇంటెలిజెంట్ సెన్సార్లో ఈ విషయాలన్నిటితో పాటు మీరు ఎక్కువగా స్మార్ట్ సెన్సార్లలో ఉన్నదానిని కానీ ప్రాసెసింగ్ మరియు గణన కోసం ఒక భాగం కూడా కలిగి ఉంటారు కాబట్టి మీకు ఈ ర్యామ్ రామ్ మైక్రోకంట్రోలర్ ఫ్లాష్ మరియు మొదలైనవి ఉన్నాయి వాటిలో ఈ భాగాలు ఉండటం వల్ల ఇవన్నీ ప్రాథమికంగా ఈ స్మార్ట్ సెన్సార్లను తెలివిగా చేస్తాయ కాబట్టి ఈ ఇంటెలిజెంట్ సెన్సార్ల తరువాతి తరం ఆటోమేటిక్ అసెంబ్లీ స్మార్ట్ ఫాబ్రిక్ మరియు ఇంటెలిజెంట్ టెక్స్టైల్స్ అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్టెంట్ సిస్టమ్స్ మెషిన్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఫాల్ట్ డిటెక్షన్ అండ్ ఫోర్కాస్ట్ నాన్ ఇన్వాసివ్ బయోమెకానికల్ అనాలిసిస్ కెమికల్ కాంపోనెంట్ అనాలిసిస్ రిసోర్స్ లైఫ్సైకిల్ మేనేజ్మెంట్ These are some of these different applications of these next generation intelligent sensors ఇవి తరువాతి తరం ఇంటెలిజెంట్ సెన్సార్ల యొక్క విభిన్న అనువర్తనాలు కాబట్టి ఈ తెలివైన తరువాతి తరం సెన్సార్ల ఇష్యూ వంటిఉన్నాయి కాబట్టి ఇవన్నీ హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్లకు సంబంధించి విభిన్న డిజైన్ సవాళ్లు కాబట్టి ఇవన్నీ హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్లకు సంబంధించి విభిన్న డిజైన్ సవాళ్లు కాబట్టి దీనితో మేము సైబర్ భౌతిక వ్యవస్థలు మరియు తరువాతి తరం ఇంటెలిజెంట్ సెన్సార్లు వాటిపై చర్చలు ముగిస్తాము కాబట్టి సైబర్ భౌతిక వ్యవస్థల గురించి మరియు ఇంటెలిజెంట్ సెన్సార్ల వాడకం గురించి సంక్షిప్త ఆలోచన ప్రాథమికంగా రాబోయే సంవత్సరాల్లో మీరు ఎలా ముందుకు సాగవచ్చనే దానిపై మీకు అవగాహన కల్పిస్తుంది మీరు మీ పరిశ్రమను పరిశ్రమ 4 0 అంచనాలకు అనుగుణంగా చేయవలసి వస్తే లక్ష్యాలు పరిశ్రమ 4 0 మరియు మొదలైనవి కాబట్టి సైబర్ భౌతిక వ్యవస్థలు మరియు IIoT బలంగా ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మనం ఈ సైబర్ భౌతిక వ్యవస్థలను ఉపయోగించాలనుకుంటున్నాము వేర్వేరు వస్తువుల రూపంలో ఈ సైబర్ భౌతిక వ్యవస్థల యొక్క సంగ్రహణలు కోసం డేటాను మరొక చివరలో స్వీకరిస్తారు కాబట్టి మనం క్రమంగా విషయాల యొక్క పారిశ్రామిక ఇంటర్నెట్ను నిర్మించటానికి మరియు సిపిఎస్ ఉపయోగించి IIoT విషయాల యొక్క పారిశ్రామిక ఇంటర్నెట్లో తరువాత మరింత వివరంగా మాట్లాడబోతున్నాము కాబట్టి ఇవి కొన్ని సూచనలు మరియు మీకు ఆసక్తి ఉంటే సైబర్ భౌతిక వ్యవస్థల యొక్క విభిన్న ఇతర సమస్యలు ఏమిటి మరియు మీరు ఈ తరువాతి తరం సెన్సార్లను అభివృద్ధి చేయాల్సి వస్తే తదుపరి తరం సెన్సార్లను ఎలా అభివృద్ధి చేయవచ్చో తెలుసుకోవడానికి మీరు ఈ సూచనల ద్వారా మరింత వివరంగా తెలుసుకోవచ్చు కాబట్టి ఈ భావనలు ఇంటెలిజెంట్ సెన్సార్ను అభివృద్ధి చేసుకోవలసి వస్తే అది పూర్తిగా భిన్నమైన బాల్గేమ్ కాబట్టి మీరు ప్రత్యేకత కలిగి ఉండాలి సెన్సార్ మరియు ఇంటెలిజెంట్ సెన్సార్లను నిర్మించడానికి సంవత్సరాలు కలిసి గడిపే పరిశోధకులు ఉన్నారు ఈ ఇంటెలిజెంట్ సెన్సార్లను నిర్మించడానికి మరింత ప్రయత్నం అవసరం కాబట్టి స్పష్టంగా ఇది పూర్తిగా భిన్నమైన బాల్గేమ్ కానీ ఇక్కడ మనం సిపిఎస్ తరువాతి తరం సెన్సార్లు మరియు ఈ విభిన్న భావనలకు బహిర్గతం అవుతున్నాము వీటిలో పరిశ్రమ 4 0 నిర్మాణానికి అవసరం ధన్యవాదాలు